ఇక్కడ మనకు ఓల్టేజ్ కంట్రోల్డ్ సోర్సెస్ అంటే ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ లేదా ఓల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు మెష్ అనాలసిస్ ఎలా చేయాలో చూద్దాం కరెంట్ కంట్రోల్ సోర్సెస్ యొక్క నోడల్ అనాలసిస్ని గుర్తు చేసుకుంటే కంట్రోలింగ్ కరెంట్ అనేది రెసిస్టర్ లో మాత్రమే ఉంది ఓల్టేజ్ కంట్రోల్ సోర్సెస్ లో మెష్ అనాలసిస్ చేసినప్పుడు కూడా ఇలానే ఉంటుంది మనం కంట్రోలింగ్ ఓల్టేజ్ ని ఒక రెసిస్టర్ కి మాత్రమే పరిమితం చేస్తాము నేను మరలా చెబుతున్నాను కంట్రోలింగ్ ఓల్టేజ్ అనేది ఎక్కడో ఉన్నప్పుడు బహుశా కరెంట్ సోర్స్ గుండా వెళుతున్నప్పుడు మనం అనాలసిస్ చేయలేమని కాదు ఖచ్చితంగా చేయగలం మనం ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే ఆక్సిలరీ వేరియబుల్స్ ని ఉపయోగించకుండా మెష్ అనాలసిస్ చేయాలి ఒకవేళ కంట్రోలింగ్ ఓల్టేజ్ సోర్స్ అనేది కరెంట్ సోర్స్ వద్ద ఉంటే ఓల్టేజ్ డ్రాప్ కోసం మీరు ఆక్సిలరీ వేరియబుల్ ని ఉపయోగించాలి కానీ మనం వీటి గురించి ఇక్కడ వివరించడం లేదు ఈ పరిమితులు ద్వారా మనం కేవలం సులభమైన సందర్భంలో పరిష్కారం కనుగొనవచ్చు ఈ కారణంగానే మనం నోడల్ అనాలసిస్ లో కంట్రోలింగ్ కరెంట్ ని ఒక రెసిస్టర్ వద్ద మాత్రమే తీసుకున్నాము రెసిస్టర్ వద్ద కంట్రోలింగ్ ఓల్టేజ్ తీసుకుంటే దానిని రెసిస్టర్ గుండా ప్రవహించే కరెంట్ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఇది కరెంట్ కంట్రోల్ సోర్స్ తో సారూప్యత కలిగి ఉంది అందుకనే మనం ఈ సరళీకరణ చేసాము ఇప్పుడు ఒక సర్క్యూట్ ని తీసుకున్నాను R13 రెసిస్టర్ లో ఉన్న ఓల్టేజ్ ని Vx అనుకుంటాను రెండవ మెష్ లో ఇంతకుముందు ఉన్న సర్క్యూట్లో ఒక స్థిరమైన ఓల్టేజ్ సోర్స్ స్థానంలో ఓల్టేజ్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ "K Vx" తీసుకున్నాను ఇక్కడ Vx అనేది R13 లో ప్రవహించే కరెంటు i1 i3 కి R13 రెట్లు ఉంటుంది కాబట్టి ఈ ఓల్టేజ్ సోర్స్ యొక్క విలువ ని ఇలా రాయవచ్చు K Vx K R13 ఈ ఓల్టేజ్ సోర్స్ ని Vx కి K రెట్లు అని భావించే కన్నా కంట్రోలింగ్ కరెంట్ i1 i3 కి K R13 రెట్లు అని భావించండి ఇలా ఓల్టేజ్ సోర్స్ యొక్క సమీకరణాన్ని మార్చి రాయడం వల్ల ఇది కరెంటు కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ మాదిరే అనిపిస్తుంది ఇక్కడ నా సూచన ఏమిటంటే ఇది కరెంటు కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ తో సారూప్యత కలిగి ఉంది కాబట్టి అలానే ఈ సర్క్యూట్ కి మెష్ అనాలసిస్ సమీకరణాలు వ్రాయండి క్రితం లెక్చర్ లో ఆ సందర్భాన్ని పరిశీలించి మూడు మెష్ సమీకరణాలు రాయండి ఇక్కడ ఏ కరెంట్ సోర్స్ లేదు కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా మెష్ సమీకరణాలు మూడూ రాయవచ్చు నేను మెష్ అనాలసిస్ సమీకరణాలను నేరుగా వ్రాస్తున్నాను కానీ మీరు సొంతంగా వ్రాసి ఇక్కడ నేను రాసిన సమాధానంతో సరిపోల్చండి దానివల్ల మీకు మెష్ అనాలసిస్ మీద మంచి సాధన అవుతుంది ఇవి నేను చూపిన సర్క్యూట్ కి సంబంధించిన మెష్ సమీకరణాలు మీరు అనుకున్నట్లే రెండవ మెష్ సమీకరణంలో కంట్రోల్ సోర్స్ కనబడుతుంది ఎందుకంటే కంట్రోలింగ్ సోర్స్ కేవలం రెండవ మెష్ లో మాత్రమే ఉంది నేను దీనిని R X i V గా రాసాను ఇక్కడ ముఖ్యమైన విషయం R అసిమ్మెట్రీక్ గా ఉంది ఓల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ తో ఉన్న ఒక సర్క్యూట్ తీసుకుందాం ఓల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఇక్కడ ఉంది దీని కరెంట్ ని Gm Vx గా నిర్వచించాము ఇక్కడ R13 వద్ద ఓల్టేజ్ Vx కాబట్టి Vx ని R13 లో ప్రవహించే కరెంటు i1 i3 కి R13 రెట్లు ఉంటుంది Vx R13 కాబట్టి కంట్రోల్ సోర్స్ ని ఇలా రాయవచ్చు Gm R13 ఈ సమీక్ష తో ఓల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ లేదా కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ కలిగి ఉండటం మధ్య తేడా లేదని మీరు చూశారు కాబట్టి ఇది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ తో సారూప్యత కలిగి ఉంది ఇది ఎందుకంటే కంట్రోలింగ్ ఓల్టేజ్ అనేది రెసిస్టర్ వద్ద ఉంది అది ఆ రెసిస్టర్ లో ప్రవహించే కరెంట్ కి అనులోమానుపాతం లో ఉంది మీరు దీనిని ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ లేదా కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అని భావించినా మీకు ఒకే రకమైన సమీకరణాలు వస్తాయి మీరు ఇదివరకే కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ సందర్భాన్ని చూశారు కాబట్టి దీనికి మీరే సొంతంగా మెష్ సమీకరణాలు రాసి వాటిని నేను ఇచ్చిన సమీకరణాలతో సరి చూడండి ఇవి మెష్ సమీకరణాలు మనం సూపర్ మెష్ ఏర్పరచాలి మనకి కరెంట్ సోర్స్ ఉంది మరియు దానిలో ఓల్టేజ్ డ్రాప్ ఎంతో తెలియదు కాబట్టి 1 మరియు 2 మెష్ లను కలిపి సూపర్ మెష్ చేసాము ఇంతకు ముందు వలె మెష్ 3 అలానే ఉంది చివరగా మనకు ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ ఉంది ఇది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ మాదిరే ఇక్కడ K బదులుగా Gm R13 ఉంది ఇక్కడ పరిశీలిస్తే రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ హైబ్రిడ్ గా ఉంది దీనిలో మొదటి రెండు వరుసలలో రెసిస్టెన్స్ ప్రమాణం గానూ మూడవ వరుసలో ప్రమాణం లేని రాశుల తో రెండింటిని కలిగి ఉంది ఇక్కడ నేను మెష్ అనాలసిస్ ను త్వరగా ముగించాను ఎందుకంటే మనం నోడల్ అనాలసిస్ ని విస్తృతంగా చర్చించాము మెష్ అనాలసిస్ లో ప్రతి సందర్భాన్ని అలాగే నోడల్ అనాలసిస్ లో కొన్ని ప్రత్యేకమైన కేసు లను పరిశీలించాము వీటి మధ్య ఉన్న సారూప్యతను కూడా తెలుసుకోండి దీని వల్ల మీరు మెష్ అనాలసిస్ మరియు నోడల్ అనాలసిస్ గురించి చాలా బాగా నేర్చుకోగలరు